మునుపటి ఉపన్యాసంలో మనం డేటా విశ్లేషణాత్మక సమస్య రకాలు సాధారణంగా పరిష్కరించే డేటా అనలిటిక్స్ సమస్యల రకాలు మరియు ఉపయోగించబడుతున్న వివిధ పద్ధతులను కూడా చూశాము సమగ్ర జాబితా కాకపోయినా డేటా విశ్లేషణ సమస్యలను పరిష్కరించడానికి ప్రజలు ఉపయోగించబోయే వివిధ పద్ధతులను మీకు ఇస్తారు ఆపై ఎందుకు చాలా పద్ధతులు ఉన్నాయని కూడా ప్రశ్నలు అడిగారు నేను పరిష్కరించబడుతున్న పద్ధతులు మరియు సమస్యల గురించి ఆలోచించడానికి ఒక మార్గాన్ని వివరించాను ఇప్పుడు చాలా సందర్భాలలో ఈ డేటా విశ్లేషణ సమస్యలు ఉన్నంత వరకు సాధారణంగా మీరు బాగా నిర్వచించని సమస్యతో ప్రారంభిస్తారు అని నేను చెబుతాను ఒక సాధారణ పారిశ్రామిక దృష్టాంతంలో ఈ రోజుల్లో ఒక భావన ఉంది మన చుట్టూ చాలా డేటా ఉంది ప్రతి ఒక్కరూ సూచిస్తూ ఉంటారు మీరు ఇటువంటి పెద్ద డేటాని ఉపయోగించి మీ సంస్థకు మంచి విలువను తీసుకు రావాలని అప్పుడు ప్రశ్నఏంటంటే నేను దాన్ని ఎలా చేయగలను అని కాబట్టి సాధారణంగా ప్రజలు చాలా డేటాను చెప్పడం ద్వారా ప్రారంభిస్తారు ఈ డేటాతో నేను ఏమి చేయగలను నిర్వహణ సమస్యలను తగ్గించాలని నేను కోరుకుంటున్నాను పనితీరును మెరుగుపరచాలనుకుంటున్నాను అని మీరు చెప్పవచ్చని మీకు తెలుసు కాబట్టి మీరు వివిధ రకాల సమస్యల గురించి మాట్లాడటం ప్రారంభించవచ్చు అవి పనితీరుకు సంబంధించినది లేదా కార్యకలాపాలను మెరుగుపరచడం సమయానికి పనులు చేయడం మొదలైనవి కాబట్టి సాధారణంగా మీరు మీ వద్ద ఉన్న డేటా తో అస్పష్టమైన నిర్వచనం ఉన్న సమస్య ను కొన్ని పదాలతో ప్రారంభించండి ఇప్పుడు ఒక ప్రశ్న నిజంగా మీ ఆలోచన ప్రక్రియను ఏదో వైపు నడిపించడం కోడ్ చేసే విధంగా మీరు విలువను ఉత్పన్నం చేయడానికి డేటాను ప్రాసెస్ చేసి మీరు పరిష్కరిస్తున్న ఏదైనా సమస్య కోసం ఇది కొంతవరకు ప్రస్తుతం నిర్మాణాత్మకం ప్రక్రియ గా లేదు కానీ మంచి డేటా శాస్త్రవేత్తలు ఒక పరిష్కారాన్ని ఇవ్వగలుగుతారు అది పరిష్కరించాల్సిన సమస్యకు సంబంధించింది అయి ఉంటుంది మీకు పద్ధతులను చూపించే ముందు మనం ఏమి ప్రయత్నించబోతున్నాం అంటే అటువంటి ఆలోచన ప్రక్రియకు ఒక ఉదాహరణ ఇవ్వడం మీరు వీలైతే ఈ ఆలోచనా ప్రక్రియ ద్వారా మీరు పరిష్కరించాల్సిన సమస్యలకు ఉపయోగించుకోవచ్చు ఇది అలా సెట్ చేయబడలేదని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను మనం నిర్మాణాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము మీరు డేటా విశ్లేషణ సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు వాడాలి అనుకున్న మీ ఆలోచన ప్రక్రియకు దీన్ని చేయడానికి మనం నిజంగా చాలా సరళమైన ఉదాహరణ తీసుకోబోతున్నాము ఆపై డేటా సైన్స్ సమస్యలు పరిష్కరించడం గురించి మీరు ఎలా ఆలోచించాలో వివరించడం మరియు దాని చివరలో మనం రేఖ చిత్రం తో వస్తాము అది ఉపయోగకరంగా ఉండవచ్చు కాబట్టి మనం ఎదుర్కోబోయే సమస్య ను డేటా ఇంప్యుటేషన్ సమస్య అని పిలుస్తారు ఇది చాలా ఇంజనీరింగ్ అనువర్తనాలు లో మనం చూసే చాలా ప్రామాణిక సమస్య ఇంజనీరింగ్ అనువర్తనాలు మాత్రమే కాదు ఇతర రంగాలలో కూడా సమస్య క్రిందిది మనం గుర్తించుకుంటే మాతృక వేర్వేరు నమూనాల వద్ద వేర్వేరు లక్షణాలకు వేరు వేరు విలువలను కలిగి ఉంటుంది ఇప్పుడుచాలా సందర్భాల్లో నేను అన్నింటికీ విలువలు ఉన్న నమూనాలను కలిగి ఉండవచ్చు మరియు కొన్ని విలువలు లేని లక్షణాలు ఉన్న నమూనాలు ఉండవచ్చు మీరు చూస్తే ఇది చాలా విలక్షణమైన దృశ్యం పెద్ద డేటాని నిజ జీవితంలో లో ఒకరు వ్యవహరించే తీరు చూస్తే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే డేటా లేని కొన్ని నమూనాలు ఉన్నప్పుడు విలువలు లేని లక్షణాలు ఉన్న కొన్ని నమూనాలు ఉన్నప్పుడు ఆ డేటాని పూరించడానికి ఏదైనా మార్గం ఉందా అని కాబట్టి నేను మొత్తం డేటాసెట్ను పూర్తిగా తయారు చేస్తాను తదుపరి విశ్లేషణకు సిద్ధంగా ఉండేటట్లుగా ఈ సమస్యను డేటా ఇంప్యుటేషన్ సమస్య అంటారు ఇక్కడ మనం ఒక డేటా ఇంప్యుటేషన్ సమస్య ఉదాహరణ ను ఇస్తాము మరియు తరువాత మనం ఈ సమస్య ను ఉపయోగించి రేఖా చిత్రం లేదా చూపించబడిన ఆలోచన ప్రక్రియ ఏమిటో వివరిద్దాం మనం ఏమి చేయబోతున్నాం అంటే మేము ఇంకా ఏదైనా యంత్ర అభ్యాస పద్ధతులు బోధించలేదు కాబట్టి మనం సరళ బీజగణితం మరియు గణాంకాలలో నేర్చుకున్న పద్ధతులను ఉపయోగించి ఈ పరిష్కారానికి ఎలా వచ్చామొ అలాగే మరింత క్లిష్టమైన సమస్యలకు మరేమైనా ఇతర యంత్ర అభ్యాస పద్ధతులను ఈ కోర్సులో నేర్చుకునిదానిని ఈ ఆలోచన ప్రక్రియలో ఉపయోగించి ఆసక్తి ఉన్న సమస్యల ను పరిష్కరించడానికి ఉపయోగించవచ్చు సమస్యను చదవనివ్వండి ఇది ఐదు సెన్సార్ల నుండి తీసుకుంటే x1 ఐదు తీసుకుంటుంది ది 100 వేర్వేరు పరీక్షల కోసం మీకు అందుబాటులో ఉంచబడుతుంది వెబ్సైట్లో మీరు ఈ డేటా ఫైల్ను కూడా కలిగి ఉన్నారు దానిని ఉపయోగించి మీరు ఈ ప్రక్రియను స్వంతంగా తెలుసుకోవచ్చు రీడింగ్స్ ఏదో ఒక క్రమంలో ఏమీ లేవు ప్రాథమికంగా దీని అర్థం ఏమిటంటే మీరు ఈ డేటా నమూనాల నుండి ఏ సమయ క్రమ పద్ధతి లేదా వేరే ఏదైనా క్రమపద్ధతి కోసం లేరు ఇప్పుడు అన్ని డేటా అందుబాటులో ఉంటే మీరు ఈ డేటాను ప్రాసెస్ చేయవచ్చు ఇతర కార్యకలాపాల కోసం అయితే ఈ సందర్భంలో మిస్ అయిన డేటా ఉన్న కొన్ని రికార్డులు ఉన్నాయి అవి అందుబాటులో లేనివి n a గా గుర్తించబడ్డాయి ఇప్పుడు మీ పర్యవేక్షకుడు మిమ్మల్ని మిస్సయిన విలువలను హేతుబద్ధంగా పూరించడానికి ఏమైనా ఆలోచనలతో వస్తారా అని అడిగారు అని అనుకుందాం కాబట్టి దీనికి సమాధానం ఇవ్వడానికి మీరు ఏదైనా డేటా విశ్లేషణాత్మక విధానాన్ని అభివృద్ధి చేయగలరా అనేది ప్రశ్న వాస్తవ సమస్యలలో ఇది మనం తీసుకునే ఒక చాలా విలక్షణమైన ప్రశ్న చూస్తే పరిస్థితిని బట్టి చాలా పరిష్కారాలు ఉన్నాయి ఇక్కడ మనం ఈ ఫ్రేమ్ వర్క్ యొక్క ఆలోచనను వివరించడానికి ఒక ఉదాహరణను ఇద్దాం కాబట్టి ఏదైనా డేటా విశ్లేషణ సమస్య పరిష్కరించడంలో మొదటి దశను నేను సమస్యను నిర్వచించినట్లుగా పిలవబోతున్నాను మీరు సమస్యను వీలైనంతవరకూ విస్తృతంగా నిర్వచించండి కాబట్టి ఇది అందరికీ చాలా అర్ధమయ్యేది మరియు సమస్య నిర్వచనం యొక్క ఈ భాగం మరియు రెండవ దశ నేను పిలవాలనుకుంటున్నట్లుగా సమస్య క్యారెక్టరైజేషన్ చాలా ముఖ్యమైన దశలు మరియు ఇవి సరిగ్గా జరిగితే పరిష్కారంపరిష్కార ప్రక్రియ తెలియకుండానే సులభం అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో సమస్య నిర్వచనం వాస్తవానికి మిస్ అయిన డేటా వివరాలు పూరించడం చాలా సులభం నా దగ్గర కొన్ని డేటా లేదు అది నాకు అవసరం లేదు ఈ తప్పిపోయిన డేటా రికార్డులలో ll కు ఇప్పుడు మనం ఇంకొంచెం లోతుగా 2 వ దశకు వెళ్తాము ఇది ఏ రకమైన సమస్య అని ఇప్పుడు ఈ సాధారణ సందర్భంలో నేను మాట్లాడ బోయే ఒక రకమైన సమస్య గా మారుతుందికానీ చాలా క్లిష్టమైన సందర్భాలలో ఇది ప్రాథమిక సమస్యల రకాల యొక్క కలయిక కావచ్చు కాబట్టి ఇక్కడ కనీసం ఈ ఉదాహరణ కోసం సమస్య క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది అందుబాటులో ఉన్నడేటా గా ఇవ్వబడిన కొంత సమాచారం మిస్సయిన సమాచారాన్ని పూరించడం మనం చూస్తాం కాబట్టి దీని గురించి ఆలోచించడానికి ఒక మార్గం నేను ఎక్కడి నుంచో తప్పిపోయిన సమాచారం గురించి కొంత జ్ఞానం పొందాలి మరియు ఆ సమాచారాన్ని ఎక్కడినుంచి పొందగలం అంటే ఆ డేటా గురించి నాకు తెలిసింది మరియు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న దాని నుండి కాబట్టి నేను ఈ ఆలోచన నిజంగా ఏదో విధంగా మిస్ అయిన సమాచారం లేదా మిస్ అయిన డేటా ని తెలిసిన సమాచారం లేదా తెలిసిన డేటా తో కలప గలదు అని చెప్పగలను అది సమస్యను పరిష్కరించడానికి ఒక తార్కిక మార్గంగా అనిపిస్తుంది మనం ఇక్కడే ఈ దశకు చేరుకున్న నిమిషం దానిని అర్థం చేసుకున్నాము ఇది ఫంక్షన్ ఉజ్జాయింపు సమస్య అని ఇక్కడ నేను ఈ సమీకరణం ని రాయబోతున్నానుఇక్కడ నాకు తెలియని x ఉంది నేను ఏదో విధంగా దానిని డేటా తో కలపవచ్చు తెలిసిన డేటా గా లేదా తెలిసిన x గా అప్పుడు ఎప్పుడైనా మిస్ అయింది ఏదైనా ఉంటే నేను దానిని ఈ ఫంక్షన్ లో పెట్టొచ్చునా వేరియబుల్ కు పరిష్కారంగా కాబట్టి అత్యధిక స్థాయిలో ఇది సాధారణ పద్ధతిలో సాగుతుంది కానీ మీరు అలా వెళ్తున్న కొద్దీ సమస్యలను పరిష్కరించడానికి మరిన్ని ఆలోచనలను జోడించాల్సి ఉంటుందని మీరు చూస్తారు ఇప్పుడు మనం ప్రాథమికంగా ఇది ఫంక్షన్ ఉజ్జాయింపు సమస్య అని చెప్పాము నేను తెలియని డేటాను తెలిసిన డేటా ఫంక్షన్ గా వివరించబోతున్నాను మనం డేటా రికార్డును పూర్తిగా తెలిసిన నమూనాలు మరియు తెలియని నమూనాలుగా వేరు చేయాలి ఎందుకంటే మనం ఏమి చేయబోతున్నాం అంటే మనం తెలియని నమూనాలను తెలిసిన నమూనాలతో కలవబోతునాము కాబట్టి ఏదో ఒక భావం లో మనం క్రియాత్మక రూపాన్ని పొందాలి కాబట్టి ఈ ఫంక్షన్ రూపాలను గుర్తించడానికి మనం పూర్తి డేటాసెట్లను ప్రయత్నిస్తాము పొందుతాము కాబట్టి మనం పరిష్కార సంభావితీకరణ దశలో చెప్పవచ్చు మిస్ అయిన డేటా లేని డేటా రికార్డులను సేకరించడం ముఖ్యం కాబట్టి ఇది ఒక పూర్తి సమాచార సమితి కాబట్టి మనం ఏదో ఒకటి పొందవచ్చు ఈ పూర్తి డేటా సమూహం యొక్క ఈ డేటా నుండి కొంత సమాచారంఆపై తప్పిపోయిన డేటాను పూరించడానికి మనం ఆ సమాచారాన్ని ఉపయోగించగలమా అని చూడండి ఈ సమయంలో మనం డేటా గురించి అంచనాలను ప్రారంభించాము గుర్తుంచుకోండి మునుపటి ఉపన్యాసం లో మీరు ఫంక్షన్ ఉజ్జాయింపు సమస్యను కలిగి ఉండవచ్చని నేను చెప్పాను మీరు ఉపయోగించగల అనేక రకాల ఫంక్షనల్ రూపాలను కలిగి ఉండవచ్చు మరియు మీరు గణాంకాల గురించి ఆలోచిస్తే డేటా ఆచరించదగ్గ వివిధ రకాల పంపిణీ లను మీరు ఊహించవచ్చు మీరు అనుకోవచ్చు డేటా పూర్తిగా నిర్ణయాత్మకమైనది అని వేరియబుల్స్ పూర్తిగా యాదృచ్ఛిక వేరియబుల్స్ కొన్ని కలయిక మరియు మొదలైనవి మీరు చేయగలిగే అనేక రకాల అంచనాలు ఉన్నాయి కాబట్టి డేటా విశ్లేషణపై మొదటి కోర్సు ఉన్నందున మరియు ఇది మనం మొదటిసారి ఈ ఫ్రేమ్వర్క్ను పరిచయం చేస్తున్నాం కాబట్టి విషయాలను చాలా సాధారణంగా ఉంచుదాం ఈ రకమైన సమస్యలను పరిష్కరించడం కోసం చాలా సాధారణంగా తయారైన ఒక అంచనాను తీసుకుందాం మనం ఈ వేరియబుల్స్ ఒకదానికొకటి స్వతంత్రం అని చెప్పవచ్చు అంటే ఒక నిర్దిష్ట వేరియబుల్ తీసుకునే విలువ నిజంగా వేరే వేరియబుల్ యొక్క విలువను ప్రభావితం చేయదు కాబట్టి ప్రాథమికంగా ఈ వేరియబుల్స్ మధ్య ఎటువంటి సంబంధం లేదని అర్థం మరియు మనం ఈ అంచనా చేస్తే డేటా ని పూరించడం అనేది ప్రతి వేరియబుల్ కోసం మీరు మిస్ అయిన డేటా దగ్గరగా ఉన్న విలువతో పూరించవచ్చు కాబట్టి మీరు మిస్ అయిన డేటాను దగ్గరగా ఉన్న విలువతో పూరించబోతున్నారని చెప్పినప్పుడు అక్కడ కొన్ని ప్రాథమిక అంచనాలు ఉన్నాయి కానీ చాలా సరళమైన సంభావిత లేమాన్ పదాల నుండి ఇది నిర్దిష్ట వేరియబుల్ కోసం అన్ని విలువల సగటు కావచ్చు నా దగ్గర ఇవన్నీ తెలిసిన డేటా మరియు ఇది మిస్సయిన డేటా ఉందనుకుందాంనా దగ్గర ఇలాంటిది ఉందనుకుందాం నేను కేవలం మిస్సయిన డేటాను పూరించాలి అనుకుంటే మనం మొదలు పెడితే విడిగా మిస్ అవని కొంత డేటాని పొందుతాం మరియు తర్వాత ప్రాథమికంగా ఇలా చెప్తాం దీనిని పూరించడానికి ఉత్తమమైన మార్గం ఏంటంటే ఈ రెండిటి యొక్క సరాసరి తీసి ఇక్కడ పెట్టడం కాబట్టి ఏదో ఒకవిధంగా మనం ఈ దగ్గరగా ఉన్న విలువ గురించి మాట్లాడబోతున్నాం కాబట్టి మనం దగ్గరగా ఉన్నవిలువను ఎలా అనుకుంటామో చూద్దాం కానీ ప్రాథమికంగా మనం తప్పనిసరిగా చెప్పేది డేటాను పూరించాలనుకున్నప్పుడు నేను చేయబోయేది నేను ఈ నిలువు వరుసలలోని విలువలను మాత్రమే చూడబోతున్నాను మరియు నేను నిజంగా ఇతర నిలువు వరుసలలోని విలువలను చూడపోవట్లేదు ఎందుకంటే నేను ఈ వేరియబుల్ ఒకదానికొకటి సంబంధంలేనివని అంచనా వేసాను ఇప్పుడు ఈ సందర్భంలో ఈ అంచనాను చాలా సులభంగా ధృవీకరించవచ్చు ఈ సమయంలో ఉపన్యాసం యొక్క మీ గణాంకాల భాగం నుండి మీరు లెక్కించే వేరియబుల్ మధ్య ఉన్న సహ సంబంధాన్ని కొలిచే సహసంబంధం గుణకం లేదా పరిమాణం అనే దానిని మీరు చూసే ఉంటారు కాబట్టి మీరు చేయగలరు ఈ వేరియబుల్స్ పరస్పర సంబంధం కలిగి ఉన్నాయో లేదో లెక్కించండి మరియు కనుగొనండి అవి పరస్పర సంబంధం కలిగి ఉండకపోతే ఈ అంచనా మంచిదే కానీ అవి సంబంధం కలిగి ఉంటే అప్పుడు ఈ వేరియబుల్varia మధ్య సంబంధం లేదు అని అంచనా చేయడం మంచిది కాదు నేను నొక్కిచెప్పాలనుకుంటున్నాను మనం చేసే కొన్ని అంచనాలు సరైనవే అని ఈ సమయంలో ధ్రువీకరించవచ్చు మనకు తెలిసిన గణాంకాలు మరియు సరళ పరంగాచేసి చేసే ఆలోచనలతో కాబట్టి మీరు ఈ అంచనాను ధృవీకరించగలిగితే ఆపై సంబంధం లేకపోతేఅప్పుడు మీరు చెప్పవచ్చు దగ్గరగా ఉన్న విలువ అప్పుడు మీరు దగ్గరగా ఉన్న విలువ అర్థమేమిటో నిర్వచించాలి దగ్గరగా ఉన్న విలువను నిర్వచించటానికి వాస్తవానికి చాలా మార్గాలు ఉన్నాయి నేను చెప్పినట్టుగా సాధారణమైంది ఏంటంటే మీరు సగటు తీసుకోవచ్చు లేదా మీరు తీసుకోగల సగటు విలువను తీసుకోవచ్చు మోడ్ మొదలైనవి తీసుకోవచ్చు కాబట్టి వాస్తవానికి దగ్గరగా ఉన్న విలువ ఏమిటో నిర్వచించడానికి అనేక మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ అంచనా సంతృప్తి చెందలేదని ఈ సందర్భంలో మనం అనుకుందాం అప్పుడు మీరు డ్రాయింగ్ బోర్డ్కి తిరిగి వెళ్లి నేను నా అంచనా ను మార్చవలసి ఉందని చెప్పండి కాబట్టి గత ఉపన్యాసంలో నేను వివరించినది ఇక్కడే ముఖ్యమైంది ఈ అంచనా సంతృప్తి చెందకపోతే దీని అర్థం మీరు చేసిన సహసంబంధ గణనలో ఏదైనా సమస్య లేదని కాదు అది ఏమైనప్పటికీ చేయడానికి మంచి గణన ఒకే సమస్య ఏమిటంటేఇవి ఒకదాని తో ఒకటి సంబంధం కలిగి ఉండవు అనేది మంచి అంచనా కాదు చేయడానికి కాబట్టి మనంవెళ్లి ఆ అంచనాను సవరించాము ఈ వేరియబుల్స్ పరస్పర సంబంధం కలిగి ఉన్నాయని మనం అంచనా వేయవచ్చు ఇప్పుడు ఈ సమయంలో నేను దీనిని ధ్రువీకరించలేకపోవచ్చు కానీ ఈ సందర్భంలో ఎవరైనా ఒక వాదన చేయవచ్చు దీనిని ఇక్కడే ధ్రువీకరించి వచ్చు అని కానీ చాలా క్లిష్టమైన సందర్భాలలో ఉదాహరణలు ఉన్నాయి అంచనాలను ఇక్కడే ధ్రువీకరించి లేమని మరియు మీరు ఈ అంచనాకి తిరిగి వెళ్ళవచ్చు ఎప్పుడంటే మీరు ఏవైనా యంత్ర అభ్యాస పద్ధతులను సమస్యను పరిష్కరించడానికి ఉపయోగించి అప్పుడు మరల తిరిగి వచ్చి ఏ సందర్భాన్ని అయినా ధ్రువీకరించి చవచ్చు కాబట్టి ముందే ధ్రువీకరించలేమని అనుకుందాం కాబట్టి ఈ వేరియబుల్స్ మధ్య సంబంధాలు ఉన్నాయని మనం అనుకుంటే అప్పుడు ఈ ప్రశ్న వాస్తవంగా ఒక పద్ధతి తీసుకురావడం మన ప్రశ్నకు సమాధానం చెప్పే విధంగా ఈ వేరియబుల్స్ మధ్య సంబంధాలు ఏమిటి దీనిని మనం పద్ధతి గుర్తింపుగా పిలుస్తాము ఈ సందర్భంలో నాకు డేటా యొక్క మ్యాట్రిక్స్ ఉంటే గుర్తుంచుకోండి మనం చాలాసార్లు చర్చించాము నాకు m నమూనాలు n వేరియబుల్స్ లో కలిగి ఉంటాయని కాబట్టి మనకు వరుసలలో నమూనాలు మరియు నిలువు వరుసలలో వేరియబుల్స్ ఉన్నాయని మనం చెప్పాము వేరియబుల్స్ కంటే చాలా ఎక్కువ నమూనాలు ఉంటే ఇక్కడ మనకు 100 నమూనాలు ఉన్నాయి మరియు వాటిలో మనం ఎంచుకున్నాము అన్ని విధాలుగా పూర్తయిన నమూనాలు కాబట్టి నిర్దిష్ట సంఖ్యలో పూర్తయిన నమూనాలు ఉన్నాయని అనుకుందాం మనకు 5 మాత్రమే ఉన్నాయి వేరియబుల్స్ సమాచారం పూర్తయిన రికార్డుల సంఖ్య 5 వేరియబుల్స్ కంటే చాలా ఎక్కువ ప్రాథమికంగా m n కంటే ఎక్కువగా ఉంటుంది మరియు తిరిగి రావడానికి ముందు మీరు ఇంతకుముందు నేర్చుకున్న విషయాలను ఉపయోగించాలనుకుంటే చెప్పవచ్చు ఈ సమస్యను నేను ఇంతకుముందు నేర్చుకున్న విషయాల నుండి పరిష్కరించాలని అనుకుంటున్నానని మీరు త్వరగా గ్రహిస్తారు ఈ సమస్యను పరిష్కరించడానికి మనం ర్యాంక్ మరియు శూన్య స్థలం అనే భావనను ఉపయోగించవచ్చు మరియు ర్యాంక్ అనే భావన ను సమస్య పరిష్కరించడానికి మనం ఎందుకు ఉపయోగించగలం అని అని మనం చెప్పాము వీటిలో ఎన్ని వేరియబుల్స్ వాస్తవానికి స్వతంత్రంగా ఉన్నాయో మీరు గుర్తించాలనుకుంటే మీరు లెక్కించాల్సిన పరిమాణం అనేది మాతృక యొక్క ర్యాంక్ ఇది మనం సరళ బీజగణిత తరగతి లో చూసాము కాబట్టి ఈ మాతృక m యొక్క ర్యాంక్ n మాతృక అయితే మనం అనుకుందాం 5 సార్లు పూర్తి చేసిన రికార్డుల సంఖ్య ఏమైనా చెప్పండి ఎందుకంటే ఈ సమస్యలో మనకు 5 వేరియబుల్స్ ఉన్నాయి ఈ మాతృక మాత్రం యొక్క ర్యాంక్ 2 గా మారితే అప్పుడు స్వయంచాలకంగా మనకు తెలుసు 3 సంబంధాలు ఉన్నాయని మరియు ఈ సంబంధాలను ఎలా గుర్తించాలో కూడా మనకు తెలుసు ఈ సంబంధాలను గుర్తించడానికి మనం శూన్య స్థలం అనే భావనను ఉపయోగించవచ్చు కాబట్టి మనం ఈ సంబంధాలను గుర్తించామని అనుకుందాం అంటే నేను ప్రాథమికంగా ఈ సమస్య లో ఉన్న 5 వేరియబుల్స్లో A సమీకరణాలను కలిగి ఉన్నాను ఇప్పుడు మనం అసలు సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము ఉదాహరణకు ఒక రికార్డ్ ఉంటే అక్కడ మిస్సయిన 3 వేరియబుల్స్ ఉన్నాయనుకుందాం కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి నేను ఇది కలిగి ఉన్నాను ఇది లేదు నాకు ఇది లేదు నాకు ఇది ఉంది నాకు ఇది ఉంది క్షమించండి 3 వేరియబుల్స్ లేవు కాబట్టి నాకు ఇది లేదు మరియు నాకు ఇది మరియు ఇది ఉంది మీరు ఈ డేటాను పూరించాలనుకుంటే మీరు చేసేది ప్రాథమికంగా తెలిసిన రెండు విలువలు తీసుకోండి మరియు ఈ రెండు విలువలను 3 సమీకరణాలలో ప్రత్యామ్నాయం చేయండి అవి ఇప్పుడు తెలిసాయి కాబట్టి ఈ 3 సమీకరణాలు 5 తెలియని వాటి నుండి 3 తెలియని వాటికి వెళ్తాయి కాబట్టి మీకు ఇప్పుడు 3 వేరియబుల్స్లో 3 సమీకరణాలు ఉన్నాయి అప్పుడు మీరు ప్రాథమికంగా ఈ సమస్యను పరిష్కరించవచ్చు మరియు ఈ డేటాను పూరించవచ్చు ఉదాహరణకు ఒక రికార్డులో 4 వేరియబుల్స్ మిస్ అయినవి ఉంటే అది మనం సరళ బీజగణితం ఫ్రేమ్ వర్క్ లో ఇప్పటికే చర్చించిన ఒక కేసు మనకు మిస్ అయిన 4 వేరియబుల్స్ ఉన్నాయనుకుందాం అప్పుడు మనకు విలువ తెలిసిన 1 వేరియబుల్ ఉంటేమనం ఈ 3 సమీకరణాలలో ప్రత్యామ్నాయం చేయవచ్చు ఆపై మనం 4 తెలియని వాటిలో 3 సమీకరణాలతో ముగిస్తాం కాబట్టి ఇది సమీకరణాల కంటే నాకు చాలా ఎక్కువ వేరియబుల్స్ ఉన్న సందర్భం కాబట్టి అనంతమైన పరిష్కారాలు ఉన్నాయి కాబట్టి ఒక మీరు ఉపయోగించగల ఒక సాధ్యమయ్యే పరిష్కారంpseudo inverse నీ ఉపయోగించి ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం అదేవిధంగా ఉదాహరణకు నాకు మిస్ అవుతున్న 2 వేరియబుల్స్ ఉంటే నాకు 3 అందుబాటులో ఉన్నాయి కానీ నేను ఈ 3 విలువలను 3 సమీకరణాలలో ఉంచినప్పుడు నేను 3 సమీకరణాలు 2 వేరియబుల్స్variables లో ఉన్న సమీకరణాలను పొందుతాను ఇప్పుడు సమీకరణాలు అన్నీ ఖచ్చితంగా ఉంటే మీరు దీని నుండి ఏదైనా 2 సమీకరణాలను ఎంచుకోవచ్చు తర్వాత 2 వేరియబుల్స్ కోసం పరిష్కరించవచ్చు కానీ ఈ సమీకరణాలలో చిన్న లోపాలే ఉన్నప్పటికీ మరియు సమీకరణాల పరంగా ఒక సమీకరణాన్ని వదిలేసి మిగతా రెండిటితో పరిష్కరించడం అనేది నిజంగా సమగ్రమైనది కాదు మీరు ఇప్పటికీ pseudo inverse భావనను మళ్ళీ ఉపయోగించవచ్చు నాకు తక్కువ వేరియబుల్స్ మరియు ఎక్కువ సమీకరణాలు ఉన్న ఈ సమస్యను పరిష్కరించడానికి ఇది మనం చెప్పినట్లుగా ఒక సందర్భం అన్నిసమీకరణాలు స్థిరమైనవి కాకపోతే మీరు పరిష్కారాలను కనుగొన లేకపోవచ్చు కానీ మనకు తెలుసు pseudo inverse అనేది ఈ రకమైన అన్ని కేసులను పరిష్కరించడానికి ఉపయోగపడే ఒక భావన ఇక్కడ మీరు ఒకే సంఖ్యలో సమీకరణాలు మరియు వేరియబుల్స్ కలిగి ఉంటారు వేరియబుల్స్ కంటే ఎక్కువ సమీకరణాలు మరియు తక్కువ సమీకరణాలు మరియు వేరియబుల్స్ మరియు మొదలైనవి ఇది మనం ఉపన్యాసం యొక్క సరళ బీజగణిత భాగంలో వివరంగా చూశాము నీవు సమస్య యొక్క సాధారణ ప్రకటన ఎలా ఉంటుందో గమనించి డేటాను పూరించిచాలా క్రమబద్ధమైన మార్గంలో మీరు భావించే సిద్ధాంతాలను ఇప్పుడే ఉపయోగించవచ్చు ఎందుకంటే ఈ కోర్సు నుండి మీకు సరళ బీజగణితం మరియు గణాంకాల సిద్ధాంతాల నుండి కనీసం తెలుసు ఈ సమస్య పరిష్కారాన్ని వివరించడానికి ఆ సిద్ధాంతాలను మాత్రమే మనం ఉపయోగించాము ఇప్పుడు ఇది సాధారణ విధానం మరియు మీరు యంత్ర అభ్యాస పద్ధతులు మరింత తెలుసుకున్న తర్వాత మీరు మరింత అధునాతన పద్ధతులు పూరించగలుగుతారు ఇలాంటి వాటి కోసం ఆపై నేను ఈ పద్ధతిని ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే నేను చేసిన అంచనాలు ఆ నిర్దిష్ట సాంకేతికతకు అనుగుణంగా ఉంటాయని చెప్పండి ఇప్పుడు ఇది సంభావితంగా నకిలీ విలోమం మొదలైనవి చెబుతోంది ఒక వాస్తవ డేటా అనలిటిక్స్ సమస్య పరిష్కారం లో మీరు వాస్తవానికి ఈ పరిష్కారాన్ని వాస్తవికం చేయాలి ప్రాథమికంగా ఇది కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో అమలు చేయబడింది మీరు దీన్ని గణిత ప్రయోగశాలలో చేయవచ్చు దీన్ని సైన్స్ ల్యాబ్లో చేయవచ్చు మీరు దీన్ని r లో చేయవచ్చు మీరు పైథాన్లో చేయవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఈ సమస్య కోసం మీరు r కోడ్ రాయవచ్చు ఆపై మీరు దీన్ని పూర్తి చేసిన తర్వాత మీరు తిరిగి వెళ్లి ఊహను అంచనా వేయండి మీరు పూర్తిగా నిండిన డేటాను నిజంగా తీసుకోవచ్చు మీ డేటా ఇంప్యుటేషన్ తో పాటు మరియు ఉద్దేశించిన అప్లికేషన్ కొరకు డేటా సెట్ ను ఉపయోగించవచ్చు ఆపై సంతోషకర పనితీరును పొందుతున్నారో లేదో చూడండి మీరు సంతోషకర పనితీరును పొందకపోతే అప్పుడు మీరు ప్రాథమికంగా శూన్య స్థల సిద్ధాంతాన్ని నిందించ వద్దు కానీ మీరు చెప్పేది సమస్య ఏమిటంటే ఈ సంబంధాలు సరళమైనవి కాదు లేదా డేటాలో లోపం లేదా శబ్దం లేదని మీరు అనుకుంటే బహుశా ఆ అంచనా సరైనది కాదు కాబట్టి మనం వెనక్కి వెళ్లి ఆ అంచనాలను మళ్లీ చూడాలి ఆపై ఇది ఇప్పటికీ నిర్ణయాత్మక సమస్య సరళం కానీ సంబంధాలు ఉన్నాయి అని మీరు చెప్పవచ్చు అప్పుడు మీరు ఆ సరళం కానీ సంబంధాలుఎలా పొందాలో గుర్తించాలి లేదా చాలా శబ్దం ఉందని మీరు చెప్పగలరు కాబట్టి నేను మిస్ అయిన డేటాను పూరించడానికి మరికొన్ని ఆలోచనలను ఉపయోగించవచ్చు కాబట్టి నీవు మీరు శబ్దం చేస్తే ప్రత్యేకంగా చెప్పవచ్చు దాని కోసం పంపిణీ మరియు మీరు ఉపయోగించగల పంపిణీని బట్టి సరైన పద్ధతి మరియు మొదలైనవి అంచనాలు చేద్దాం మళ్ళీ కాబట్టి 3 వ దశ మనం అంచనాలను మెరుగుపరుచుకుంటూ తిరిగి వెళ్తాము మరియు మన ఏ అంచనాలు వెంటనే ధృవీకరించవచ్చు అంచనాలు ధృవీకరించడానికి తుది ఫలితం వరకు మనం వేచి ఉండాలి మనం ధృవీకరిస్తాము ఆపై విషయాలు పని చేస్తే మనం సంతోషంగా ఉంటాము లేకపోతే ఈ అంచనా ధ్రువీకరణ చక్రాన్ని మనం సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించే అంతవరకు ఉంచుతాము కాబట్టి సారాంశంలో నేను ఇవన్నీ ప్రారంభించడం మొదటి దశ అని చెబుతాను సమస్య వచ్చినప్పుడు చాలా పదాలు చాలా వ్యాప్తి చెందుతాయి మొదటి దశ లో దీనిని సాధ్యమైనంత ఖచ్చితమైన ఒక సమస్య స్టేట్మెంట్ లేదా సమస్య స్టేట్మెంట్ యొక్క సమితిగా మార్చడం మరియు మీరు చేసే సమస్యను పరిష్కరించడాని నేను సమస్య వర్నికరణఅని పిలుస్తాను కాబట్టి మీరు అధిక స్థాయి సమస్య స్టేట్మెంట్ ఉప సమస్యలుగా విడకొట్టండి విడగొట్టి మీ సొంత ప్రక్రియను తీసుకొని చెప్పండి నేను కనుక ఈ ఉప సమస్యను పరిష్కరిస్తేఅప్పుడు ఆ ఫలితాన్ని నేను ఈ ఉప సమస్యలో ఉపయోగించుకుంటాను మీరు దీనిని ఈ ఉప సమస్యలతో గీస్తున్న ఒక రేఖా చిత్రంగా ఆలోచించవచ్చు సాధారణంగా వీలైతే మీరు గ్రాన్యులారిటీ స్థాయి ని పొందుతారు ఎక్కడైతే మీరు ఉప సమస్యలు ఏ సమస్య యొక్క తరగతి కి చెందినవని గుర్తించగలరో అక్కడ ఈ కోర్సు యొక్క ఈ సందర్భంలో మనం వీటిని ఫంక్షన్ ఉజ్జాయింపు లేదా వర్గీకరణ సమస్య అని పిలుస్తున్నాము కాబట్టి మీరు వీటిని ఫంక్షన్ ఉజ్జాయింపు లేదా వర్గీకరణ సమస్యలు గా గుర్తించండి కాబట్టి ఇక్కడే మీరు మళ్ళీ పరిష్కార భావనను చూస్తారు మీరు ఇక్కడ అంచనాలు చేయాలి మీరు సరళత సరళత లేని పంపిణీలు అసరళత రకాలు గురించి అంచనాలు చేయవచ్చు మరియు మీరు ఒక రకమైన రేఖా చిత్రం గీస్తే చేస్తే మరియు ఇక్కడ మీ దగ్గర కొన్ని చిత్రాలు ఉంటే సమస్య పరిష్కరించడం సులభం అవుతుంది అప్పుడు మీరు పరిష్కారాన్ని సంభావితం చేసిన తర్వాత ఈ ఉప నమూనాలు లేదా ఉప గుణకాలు ప్రతిదానికీ మీరు ఒక పద్ధతిని గుర్తించాలి పద్ధతి యొక్క గుర్తింపును మీరు చేసిన అంచనాల ద్వారా నిర్దేశించాలి నువ్వు ఎంచుకో మనం ఇప్పటికే చివరి ఉపన్యాసంలో దీనిని పరిష్కరించాము మీరు అంచనాలను చూసి పరిష్కారానికి సరైన పద్ధతిని ఎంచుకోవాలి మరియు మీరు చేసిన అంచనాల కోసం అది తేలితే అక్కడ ఉన్న ఏ పద్ధతిని మీరు ఇష్టపడరని అప్పుడు అక్కడ ఉన్న అల్గోరిథంలను కొంతమేర తగ్గించి మీ సమస్యకు ఉపయోగపడే లేదా ఉపయోగపడుతుంది అనుకున్న పద్ధతిని కనుగొంటారు ఒకసారి మీరు ఇది ఇది చేసిన తర్వాత ప్రాథమికంగా పరిష్కారాన్ని ఏదో ఒక సాఫ్ట్వేర్ వాతావరణంలో వాస్తవికంగా చేసిన తర్వాత మీకు పరిష్కారం వస్తుంది ఆపై పై మీరు చేసిన అంచనాలు మంచివేనా పరిష్కారం మీ అవసరాలను సంతృప్తి పరుస్తుందా అని చూస్తారు అది చేస్తే మీ పని పూర్తి అయినట్లే అది కాకపోతే మీరు తిరిగి వెళ్లి మీ మీ అంచనాలను చూడండి ఆపై మీరు మీ అంచనాలను ఎలా మారుస్తారు అంటే వాటి ద్వారా సౌకర్యవంతంగా ఉండే పరిష్కారాన్ని పొందేలా ఇప్పుడు మళ్ళీ అంచనా వేసే ఈ దశ ప్రాథమికంగా మీకు లభించే పరిష్కారం ద్వారా క్లిష్టమైన దశ ఇక్కడ సాధారణంగా మనం చేసేది చాలా సందర్భాల్లో డేటాను మనం ఉపయోగించే డేటాకు విభజిస్తాము మనం ఈ మొత్తం ప్రక్రియ ద్వారా వెళుతున్నప్పుడుఆ డేటా పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు ఎప్పుడూ ఉపయోగించబడే లేదు అప్పుడు ప్రాథమికంగా మీ అల్గోరిథంలు లేదా అవి వచ్చిన ప్రవాహ ప్రక్రియను పరీక్షించండి చూడని డేటాతో దానిని పరీక్ష డేటా అంటారు ఇది గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం మరియు మనం దీనిని ఎక్కువ నొక్కిచెబుతాము సరళ రిగ్రెషన్ మరియు వర్గీకరణను బోధిస్తున్నప్పుడు కాబట్టి ఇది ఒక ఊహను అంచనా వేయడంలో క్లిష్టమైన భాగం ఇది మనం తరువాత మరింత వివరంగా చూస్తాము మనం ఇప్పటివరకు వివరించిన మొత్తం విషయం నేను ఒక రేఖా చిత్రంగా ఉంచాను మనం సమస్య ప్రకటన సమస్య భావ గ్రహణ పరిష్కారం భావ గ్రహణం పద్ధతి గుర్తింపు పరిష్కారాన్ని వాస్తవికరించడం మొదలైనవాటితో మొదలుపెడతాం చివరిగా మనం చేసిన అంచనాలన్నీ సంతృప్తి చెందాయి అనుకుంటే పరిష్కారం ఆమోదయోగ్యమైనది అప్పుడు మీరు స్పష్టం లేదంటే మీరు తిరిగి వెళ్లి ఆపై పరిష్కారం పొందే వరకు దీన్ని పునరావృతం చేయాలి మీకు మీరు పరిష్కారం చేయాలనుకుంటున్న సమస్య యొక్క విలువైన పరిష్కారం లభించే వరకు దీనితో డేటా సైన్స్ భాగానికి సున్నితమైన పరిచయం ఉపన్యాసం అయిపోయింది మనం సమస్యల రకాలను పద్ధతులను చూశాము మరియు ఎందుకు చాలా పద్ధతులు మొదలైనవి మరియు మీ ఆలోచన ప్రక్రియకు మార్గనిర్దేశం చేసే ఫ్రేమ్వర్క్ కూడా అందించాం మరియు నేను ముందు చెప్పినట్లు ఇది చాలా భిన్నమైన సమస్యల గురించి ఒక ఫ్రేమ్వర్క్ లో ఆలోచించడానికి ఉపయోగపడే ఒక ప్రక్రియ పరిష్కారం అభివృద్ధి ప్రక్రియ మీకు సులభం అవుతుంది మీరు ఈ డేటా సైన్స్ సమస్యలను పరిష్కరించడానికి ఫ్రేమ్వర్క్ను సర్దుబాటు చేయవచ్చు మరియు మీకు కొంత మానసిక స్థితి ఉంటుంది లేదా మానసిక చట్రంఉపయోగించవచ్చు అది దీని యొక్క సర్దుబాటు చేసిన సంస్కరణ కావచ్చు ఇది కావచ్చు లేదా భిన్నమైనవి అయినప్పటికీ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం మీరు ఎప్పుడైనా సమస్య గురించి స్థిరమైన మార్గంలో ఆలోచించాలి మీరు సమస్యను పరిష్కరిస్తున్నప్పుడు కాబట్టి దీని అర్థం ఏమిటంటే మీరు ఒక ఫ్రేమ్వర్క్ను ఒక ప్రత్యేకమైన రకం సమస్య కోసం ఉపయోగిస్తే మీరు ఏ సమస్య అయినా పరిష్కరిస్తున్నఏ ఫ్రేమ్ వర్క్ ఉపయోగిస్తున్నారో మీకు తెలుస్తుంది కాబట్టి అదే ఫ్రేమ్ వర్క్ ను వివిధ రకాలైన సమస్యలకు వాడవచ్చు అప్పుడు అది డేటా సైన్స్ సమస్యలను పరిష్కరించడానికి మీ ఆలోచన ప్రక్రియ అవుతుంది మీరు పుస్తకాలు చూస్తూ ఇది చేయాలిఇది ఇది ఇది అని చెప్పకండి మీకు మీ ప్రత్యేకత శాస్త్రీయ పద్ధతి ఉంది ఈ సమస్యల గురించి ఆలోచించి వాటిని పరిష్కరించడానికి కాబట్టి దీనితో మనం కోర్సు యొక్క ఈ భాగాన్ని ముగించాము మరియు తదుపరి ఉపన్యాసాలు సరళ రిగ్రెషన్ మీద ఉంటాయి ఇది ఒక రకమైన పద్ధతి ఫంక్షన్ ఉజ్జాయింపు సమస్యలను పరిష్కరించడానికి మరియు తరువాత కొన్ని క్లస్టరింగ్ అల్గోరిథంలపై ఉపన్యాసాల శ్రేణిని కలిగి ఉంటాము ఇది వర్గీకరణ సమస్యలకు ఎక్కువగా ఉపయోగించబడుతుంది కానీ ఫంక్షన్ ఉజ్జాయింపు సమస్యలను పరిష్కరించడంలో కూడా ఉపయోగిస్తారు ఆ తర్వాత మనం కోర్సును ఒక కేస్ స్టడీ మరియు ఒక ఆచరణాత్మక సమస్య వివరణతో ముగిస్తాము ధన్యవాదాలు మరియు లీనియర్ రిగ్రెషన్ ప్రారంభించినప్పుడు మిమ్మల్ని మళ్ళీ చూడాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు